అందరికీ నమస్కారం నేను ఐఐటి కాన్పూర్ నుండి జయంత ఛటర్జీ మరియు మేము మీతో మరియు మేనేజింగ్ సర్వీసెస్ నేటి ప్రపంచంలో సమకాలీన సమస్యల పై సంభాషిస్తున్నాము సేవల ప్రవాహంలో వినియోగదారుల గురించి మరియు సేవల విషయంలో వినియోగదారు ప్రవర్తన గురించి మా చివరి సెషన్ నుండి మేము చర్చిస్తున్నాము వినియోగదారుల ప్రవర్తన అనేది ఒక అధ్యయనం యొక్క అంశం మేము విభిన్న వినియోగదారుని ప్రవర్తన ప్రాథమిక మరియు వినియోగదారు ప్రవర్తనపై పూర్తి సెమిస్టర్ కోర్సులను అందించాము కానీ వినియోగదారుల ప్రవర్తన పై మనకున్న అవగాహన నుండి సేవల యొక్క వినియోగదారుని అర్థం చేసుకోవడానికి అవి మాకు ముఖ్యమైన కొలతలు గత సెషన్లో కస్టమర్ల నిరీక్షణకు సంబంధించిన సమస్యలను మేము చర్చించాము గత సెషన్లో వినియోగదారుల మనస్సులో సేవ యొక్క అవసరం ఎలా వస్తుందో మరియు తరువాత ఏమి జరుగుతుందో చూశాము చివరి సెషన్ ముగింపులో మేము కస్టమర్ల మనస్సులో కావలసిన సేవా స్థాయి గురించి కస్టమర్ల మనస్సులో తగినంత సేవా స్థాయి మరియు మధ్యలో సహనం యొక్క పరిధి గురించి మాట్లాడుతున్నాము మరియు మేము చివరి సెషన్ను ముగించాము మనం నీలిరంగు రేఖ పైన ఉండాలి అనే అవగాహనతో మనం ఏది పని చేస్తాము ఏది సాధ్యమవుతుంది ఏది తక్కువ ఏది సరైంది ఏది స్టమర్ను ఆనందపరుస్తుంది ఇన్ సర్వీస్ మరియు పోస్ట్ సర్వీస్ దశలను చక్కగా నిర్వహించడం ద్వారా అది ఎలా జరుగుతుందో ఈ రోజు చూద్దాం కాబట్టి ఒక కస్టమర్ ఒక నిర్దిష్ట సేవలను ఉపయోగించడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇప్పటికే కస్టమర్ మేము చర్చించిన ఆ లక్షణాలు శోధన గుణాలు అనుభవ గుణాలు మరియు విశ్వసనీయ లక్షణాలకు సంబంధించి ప్రత్యామ్నాయాలను విశ్లేషించారు శోధన లక్షణం ఆధిపత్యం చెలాయించే సందర్భాలలో ప్రత్యామ్నాయాలను పోల్చడం చాలా సులభం అని మేము చర్చించాము అనుభవం కొంచెం కష్టం మరియు విశ్వసనీయ లక్షణ సేవలు మూల్యాంకనం చేయడం చాలా కష్టం మరియు ఇది కష్టం ఇది కూడా రిస్క్ పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కస్టమర్లు మేము చూపించిన ఆ గ్రాఫ్ యొక్క ఎడమ వైపున లేదా మునుపటి సెషన్లో మేము చూపించిన రెండు హమ్ప్ లపై కొనుగోలు నిర్ణయం చేసాము కాబట్టి సేవ మరింత స్పష్టంగా ఉంటుంది ఎక్కువ వస్తువులు భారీగా సమర్పించబడతాయి మరింత శోధన లక్షణం ఆధారిత నిర్ణయం తీసుకోవడం చాలా సులభం కానీ మీరు ఆ రేఖాచిత్రం యొక్క కుడి వైపుకు వెళుతున్నప్పుడు స్వచ్ఛమైన సేవలకు వైద్య చికిత్స లేదా న్యాయ సేవ లేదా విద్య వంటి విశ్వసనీయ ఆధారిత సేవలకు వెళ్ళేటప్పుడు సంక్లిష్టతలు మరియు ట్రేడ్ఆఫ్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఈ సందర్భాలలో ట్రేడ్ ఆఫ్స్ తరచుగా గుప్త అవసరాలతో నిండి ఉంటాయి వ్యక్తీకరించబడిన అవసరాలు కాదు భావోద్వేగాలు ఉన్నాయి మరియు అలాంటి సందర్భాల్లో వాస్తవానికి పోస్ట్ ఎన్కౌంటర్ దశ అనేది సేవ ఎన్కౌంటర్ దశ వలె ముఖ్యమైనది కానీ సర్వీస్ ఎన్కౌంటర్ దశలో ఏ విధంగానైనా నేను ఇంతకుముందు జోడించిన కొన్ని చర్చలకు తిరిగి వెళ్ళవలసి ఉంటుంది సేవా వ్యాపారం మొత్తంగా స్థూల దృక్పథాన్ని తీసుకోవడాన్ని మేము చూస్తున్నప్పుడు వాటిలో ఒకటి నేను ఇంతకు ముందు చూపించిన ఈ రేఖాచిత్రం దాని ఆధారంగా మీరు మొదటి వారంలో ఒక నియామకం చేయాల్సి ఉంది గుర్తుంచుకోండి మీరు నర్సింగ్ హోమ్ వంటి లేదా ఫోర్ స్టార్ హోటల్ లాగా లేదా హెయిర్ కట్ లేదా మంచి రెస్టారెంట్ లాగా ఈ అధిక సంప్రదింపు సేవలలో ఒకదాన్ని ఎన్నుకోవాలని నేను పేర్కొన్నాను మరియు మీరు వెనుక దశ కార్యకలాపాలను అలాగే ముందు వైపు కార్యకలాపాలతో మ్యాప్ చేయాలని అనుకుందాం కానీ ఈ రోజు మనం చెబుతున్నది ఏమిటంటే అధిక సంపర్క సేవలో సర్వీస్ ఎన్కౌంటర్ దశలో సేవా ప్రదాత నుండి సేవా వినియోగదారునికి జ్ఞాన ప్రవాహం అవసరం ప్రొవైడర్ నుండి వినియోగదారునికి నాణ్యమైన సమాచార ప్రవాహం అవసరం మరియు అది సరైన సమయంలో ఉండాలి కాబట్టి సత్యం తెలుస్తుంది మేము ఇంతకుముందు జరిపిన చర్చను గుర్తుంచుకోండి కస్టమర్ సేవతో సన్నిహితంగా ఉన్నప్పుడు సత్యం తెలుసుకోగలము కాబట్టి ఉదాహరణకు మీరు రెస్టారెంట్లో ఉన్నారు అప్పుడు సర్వర్తో మీ టచ్ పాయింట్ స్టీవార్డ్తో మీ టచ్ పాయింట్ సర్వర్తో మీ టచ్ మీకు వచ్చే బిల్లుతో మీ టచ్ పాయింట్ ఇవన్నీ "మొమెంట్స్ ఆఫ్ ట్రూట్" సత్యం యొక్క క్షణాలు కూడా వైఫల్యాన్ని కూడా సూచిస్తాయి కాబట్టి సత్యం యొక్క క్షణాలు ఈ టచ్ పాయింట్లను మరియు అలాగే వైఫల్యాలను అర్థం చేసుకోవడానికి సాధ్యమయ్యే వైఫల్యాలను అర్థం చేసుకోవడానికి మేము సేవను ఎలా మ్యాప్ చేయాలి సేవ యొక్క ప్రవాహాన్ని ఫ్లో డయాగ్రమ్ లేదా సర్వీస్ బ్లూ ప్రింట్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మేము చర్చించాము మరియు సేవ సమయంలో మేము ఇప్పుడు సేవా ఎన్కౌంటర్ దశ గురించి చర్చిస్తున్నాము మేము జ్ఞాన ప్రవాహాన్ని మంచి స్థాయిలో కొనసాగించాలి కాబట్టి వైఫల్యానికి తక్కువ అవకాశం ఉంటుంది మరియు సంతృప్తిని కలిగించే అవకాశం అధికంగా ఉంటుంది మేము ఇంతకుముందు సర్వీస్ మోడల్ వంటి కొన్ని మోడళ్లను చర్చించాము ఇది సేవ మరియు ఉత్పత్తి కలయిక ఇది వ్యవస్థల స్వభావం గురించి చర్చించినప్పుడు మేము ఈ మోడల్ గురించి చర్చిస్తాము సేవల యొక్క మార్కెటింగ్ మరియు కార్యకలాపాలు మార్కెటింగ్ లేదా మానవ వనరులు కార్యకలాపాలు మరియు మానవ వనరులను వేరు చేయలేము అవి మొత్తం ఒకే వ్యవస్థగా భావించాలి మేము థియేటర్ రూపకం గురించి మాట్లాడాము సత్యం యొక్క క్షణాలు మరియు మేము నిర్వహించే టచ్ పాయింట్ వద్ద కొంతవరకు ప్రామాణికత అంటే ఆ టచ్ పాయింట్ల వద్ద సేవా ఉద్యోగులకు ఇచ్చిన పాత్రలను అర్థం చేసుకోవడం మరియు వారికి స్క్రిప్ట్లను అందించడం ద్వారా నిర్ధారిస్తారు కాబట్టి మీరు ఇప్పటికే 1 వారం 2 లో మీ నియామకం వలె ఈ అధిక సంపర్క సేవల్లో ఒకదానికి సర్వక్షన్ మోడల్ వర్క్ లేదా సర్వీస్ బ్లూ ప్రింట్ వర్క్ ని పూర్తి చేసి ఉంటే మీకు ఇన్ సర్వీస్ దశ మరియు సేవ సంభవించే దశ ఎలా నిర్వహించాలో మీకు ఇది స్పష్టంగా తెలుస్తుంది విశ్వసనీయ ఆధారిత సేవ కోసం ఇన్ సర్వీస్ స్టేజ్ మేనేజ్మెంట్ చాలా పూర్తిగా ఆలోచించవలసి ఉంటుందని నేను హైలైట్ చేయాలి జ్ఞాన ప్రవాహానికి అంతరాయం కలగకుండా చూడండి వినియోగదారుల మనస్సులో ఆందోళన స్థాయి పెరగకుండాఉండేలా చూడండి అదేవిధంగా అనుభవజ్ఞ భారీ సేవల్లో ఇది విశ్వసనీయ ఆధారిత సేవల కంటే కొంచెం సులభం కానీ మనం టచ్ పాయింట్లు బాగా నిర్వహించబడతాయి అని గమనించాలి కాబట్టి ఉదాహరణకు డిస్నీ ల్యాండ్ డిస్నీ వరల్డ్ అని పిలవబడే ప్రసిద్ధ థీమ్ పార్క్లని మీరు గమనించనట్లైతే నెట్లో లభించే చిన్న సినిమాలు వారు తమ ఉద్యోగులకు ఎంత శిక్షణ ఇస్తారో వ్యవస్థల మచ్చలేని ఆపరేషన్ కోసం వారు ఎంత శ్రద్ధ తీసుకుంటారో మీరు చూస్తారు తద్వారా సేవా అనుభవం సురక్షితమైనది మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది స్పష్టంగా వారు ఆనందం కలిగించే రైడ్ లు అందిస్తున్నప్పటికీ ప్రమాదాలు సంభవిస్తే థీమ్ పార్క్ వ్యాపారాన్ని వేగంగా నాశనం చేస్తాయి కాబట్టి మీరు భద్రత ఆహ్లాదాన్ని మాత్రమే నిర్ధారించలేరు కానీ మీరు ప్రతి రోజు నిరంతరం చూసుకోవాలి కాబట్టి మీకు 99 99 శాతం భద్రతా రికార్డు ఉంది కాబట్టి అధిక పనితీరు కోసం అన్ని టచ్ పాయింట్లను నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉంది ఉదాహరణకు రెస్టారెంట్లు లేదా జుట్టు కత్తిరింపులు వంటి అనుభవజ్ఞ భారీ సేవలలో నాణ్యత నిర్వహణ పద్ధతుల పై సిక్స్ సిగ్మాను వర్తించేయడాన్ని ఇష్టపడతారు కస్టమర్ సంతృప్తి మరియు సేవ యొక్క నాణ్యతను అర్థం చేసుకోవడానికి అక్కడ ఉన్న వివిధ మోడళ్ల గురించి మేము చాలా వివరంగా చర్చిస్తాము కానీ ఈ రోజు నేను వీటిని హైలైట్ చేయాలనుకుంటున్నాను ఇది చాలా అసంపూర్తిగా ఉంది మరియు కస్టమర్ల నిరీక్షణను అర్థం చేసుకునే అన్ని ఇతర లక్షణాలను కలిగి ఉంది ప్రీ ఎన్కౌంటర్ నుండి ఎన్కౌంటర్వరకు పోస్ట్ ఎన్కౌంటర్ దశకు ప్రవహించేటప్పుడు ఇవి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అసంపూర్తిగా ఉన్న సేవకు అంతిమంగా నాణ్యత ఏమిటంటే వినియోగానికి ముందు లేదా వినియోగంలో నిరీక్షణకు సంబంధించి వినియోగానంతర అవగాహన మధ్య అంతరాన్ని వినియోగదారుల మనస్సులో అంచనా వేయడం కాబట్టి సేవ తర్వాత అవగాహన మరియు సేవకు ముందు లేదా ఇన్ సర్వీస్ ఈ పి మైనస్ E అనేది నాణ్యత యొక్క కొలత కస్టమర్ సంతృప్తి నమూనాలకు పునాది లోపల అంశాలు ఉన్నాయి సానుకూల నిర్ధారణ నిర్ధారణ మరియు ప్రతికూల నిర్ధారణ ఉన్నాయి అంటే మంచిది అలాంటిదే మరియు అధ్వాన్నం అనే భావన ఇవి సంతృప్తి యొక్క సూక్ష్మ నైపుణ్యాలు మేము సేవా నాణ్యత సేవా ఉత్పాదకత మరియు కస్టమర్ సంతృప్తి సంబంధాలను చర్చించినప్పుడు వీటిని చర్చిస్తాము కస్టమర్ ఆనందం లేదా వావ్ వంటి సంతృప్తికి మించిన దాని గురించి కూడా మనం చర్చించాల్సి ఉంటుంది మేము ఆ నీలి స్థాయిని మరియు పసుపు స్థాయిని మరియు నీలి స్థాయిని మించాలనే మా లక్ష్యాన్ని పరిశీలిస్తాము మనం అర్థం చేసుకోవలసినది ఏమిటంటే ఒక అవాంఛనీయత ఉన్నప్పుడు ఆనందం లేదా వావ్ జరుగుతుంది ఊహించని విధంగా ఉన్నత స్థాయి సానుకూల భావన ఉంది అందువల్ల అవసరం ప్రేరేపణకు మించి సంతృప్తి నిరీక్షణ అవసరం కాబట్టి ఈ సానుకూల ప్రభావం మరియు ఊహించని ప్రభావం ఆనందాన్ని సృష్టిస్తుంది మరియు అది ఎలా జరుగుతుందో కొన్ని ఉదాహరణలను మనం చూడాలి కానీ మరీ ముఖ్యంగా ఫోరమ్లో చర్చకు ఒక నియామకంగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తాను మరియు ఏదైనా సేవ యొక్క ఆ క్షణాల గురించి మీ అనుభవాలను పంచుకోవాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను ఇది లాండ్రీ సేవ కావచ్చు ఇది సంగీత పఠనం కావచ్చు ఇది చలనచిత్రం కావచ్చు కానీ వాస్తవానికి సినిమా లేదా థియేటర్ ని వివరించడానికి కొంచెం కష్టం కావచ్చు కాబట్టి అధిక సంప్రదింపు సేవలు లేదా మధ్యస్థ సంప్రదింపు సేవలు వంటి సేవలను ఎంచుకోండి సేవల సమయంలో మీ ఆనంద క్షణాల గురించి గుర్తుతెచ్చుకోండి ఇది ఎలా జరిగిందనే దాని గురించి నేను ఒకటి లేదా రెండు పేరాలు వ్రాయండి మరియు ఆ ఆనందకరమైన క్షణం మీకు సరిగ్గా దేని కణంగా సంభవించింది అని వివరించడానికి ప్రయత్నించండి ఆ సర్వీస్ టచ్ పాయింట్ గుర్తుండిపోయేలా చేసింది ఏమిటి మీరు ఎలా గుర్తుకు తెచ్చుకుంటారు మరియు ఆ ప్రత్యేకమైన ఆనందకరమైన సేవా దినోత్సవం సేవ సంభవించినప్పుడు మీలో ఉద్భవించే భావోద్వేగాలు ఏమిటి మీరు అందరూ పంచుకుంటే అది సాధ్యమవుతుంది అప్పుడు కొన్ని నమూనాలు ఎలా ఉద్భవిస్తాయో చూద్దాం సేవా సంస్థల పనితీరుకు సంబంధించి మీ అనుభావిక అనుభవాలకు మద్దతు ఇచ్చే అనుసంధానం ఉందా అని కూడా మేము అన్వేషించవచ్చు కాబట్టి ఆర్థిక పనితీరు సేవా సంస్థ యొక్క వ్యాపార పనితీరుతో వినియోగదారుల మనస్సులో ఆనందం సంతృప్తి మధ్య పరస్పర సంబంధం ఉందా కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే గత రెండు సెషన్లలో వినియోగదారుడు ఈ మూడు దశల సేవా వినియోగం ప్రీ కొనుగోలు దశ సర్వీస్ ఎన్కౌంటర్ దశ మరియు ఎన్కౌంటర్ అనంతర దశలను చూశాము మీరు చూస్తున్న ఈ స్లయిడ్ లో ప్రతి దశలో అవసరమైన ప్రేరేపణ సమాచార శోధన మూల్యాంకనం మరియు ముందస్తు కొనుగోలు దశ విషయంలో కొనుగోలు నిర్ణయం వంటి కీలక దశలను చూపుతుంది కస్టమర్లలో రిస్క్ అవగాహనను నిర్వహించాల్సిన అవసరాన్ని రిస్క్ పర్సెప్షన్ మరియు మేనేజ్మెంట్ మేము చర్చించాము కొనుగోలుకు ముందు దశకు సంబంధించి మేము చర్చించిన సహనం యొక్క జోన్ సేవా దశలో సత్యం యొక్క క్షణాలు మరియు పూర్తి వ్యవస్థగా సేవను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి సంపూర్ణ వ్యవస్థగా కార్యకలాపాలు మార్కెటింగ్ మానవ వనరుల నిర్వహణ సప్లై చైన్ మేనేజ్మెంట్ అన్నీ సమగ్ర సంస్థగా పనిచేయాలి మేము ఇంతకుముందు సర్వక్షన్ గురించి చర్చించిన మోడల్ను అందించడానికి ఆ ఫంక్షన్లన్నీ సమన్వయం చేసుకోవాలి థియేటర్గా సేవ గురించి థియేటర్ యొక్క రూపకం మరియు చాలా వేరియబుల్ అవకాశాలలో కొన్ని స్థాయిల ప్రామాణీకరణను సృష్టించడానికి పాత్రలు మరియు స్క్రిప్ట్ల యొక్క ప్రాముఖ్యత గురించి కూడా చర్చించాము సేవా ప్రదాత మరియు వినియోగదారుల మధ్య సేవా ఎన్కౌంటర్ సమయంలో మాట్లాడేవారు ఎందుకంటే ఇవి ప్రజలకు జరిగే సంఘటనలు చివరకు ఎన్కౌంటర్ అనంతర దశలో కస్టమర్ల సేవ యొక్క మూల్యాంకనం ప్రీ ఎన్కౌంటర్ లేదా ఇన్ ఎన్కౌంటర్ నిరీక్షణకు సంబంధించి P E పోస్ట్ ఎన్కౌంటర్ అవగాహనపై ఆధారపడి ఉంటుందని మేము ఈ రోజు చర్చించాము కాబట్టి ఈ P మైనస్ E మేము తరువాత సేవ నాణ్యత మరియు ఉత్పాదకత గురించి చర్చించినప్పుడు మరింత వివరంగా చర్చిస్తాము కాబట్టి గత రెండు సెషన్లు సేవా డొమైన్లో వినియోగదారుల ప్రవర్తన యొక్క ముఖ్య కొలతలు మరియు మంచి సేవా బ్రాండ్లను రూపొందించడానికి కస్టమర్ల సంతృప్తిని సృష్టించడానికి మరియు చివరికి కస్టమర్ ఆనందాన్ని పొందటానికి మాకు ముఖ్యమైన కారకాలని చూపించాయి తరువాతి సెషన్లో కస్టమర్లు మా సహ విక్రయదారులు గా కస్టమర్లు మా న్యాయవాదిగా ఎక్కువ మంది కలిగి ఉన్నాము ఇది ఒక ప్రక్రియ ప్రకారం ఎలా జరుగుతుందో మనం చూస్తాము ఇప్పుడు ఇది మరింత ముఖ్యమైన ప్రక్రియగా గుర్తించాము ఇది సహ సృష్టి ప్రక్రియ ఇవన్నీ తదుపరి వారంలో చర్చిస్తాము ధన్యవాదాలు